ప్రస్తుత కనిష్టాన్ని కొత్త డేటాతో సరిపోల్చండి అది సబ్ ప్రాబ్లమ్లోకి ప్రవేశించింది మరో మాటలో చెప్పాలంటే రెండవ పునరావృతంలో మనము రెండవ మూలకాన్ని పరిగణలోకి తీసుకుంటాము మరియు మొదటి మూలకం అయిన కనిష్టంతో పోల్చుతాము నిజానికి రెండవ మూలకం ప్రస్తుత కనిష్టం కంటే చిన్నది అయితే అది శ్రేణిలో కనిష్టంగా మారుతుంది ఇది a ఆఫ్ 1 A1 మరియు a ఆఫ్ 2 A2 మూలకాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక పునరుక్తి విధానం ఇక్కడ ఒక అర్రే ని అతిచిన్న విలువగల మూలకం ఇండెక్స్ నుండి అతిపెద్ద విలువగల మూలకం ఇండెక్స్ వరకు స్కాన్ చేస్తుంది ఈ సందర్భంలో 1 నుండి n వరకు స్కాన్ చేస్తుంది మరియు మొదటి మూలకం కనీస విలువ యొక్క అంచనాతో ప్రారంభించండి మరియు ఈ అంచనాను పోలిక ద్వారా నవీకరించండి ప్రతి పునరావృతంలో ఒక పోలిక ద్వారా నవీకరించండి మనము n మైనస్ 1 పోలికలను నిర్వహించవలసి ఉంటుందని చాలా స్పష్టంగా ఉంది ఈ విధానంలో n మైనస్ 1 పోలికలకు తక్కువగా నిర్వహించడం సాధ్యం కాదు అర్రే గురించి మనకు ఏదైనా తెలిస్తే తప్ప మనము ఇప్పుడే చర్చించిన ఈ అల్గోరిథం పోలికల సంఖ్యకు సంబంధించి ఆప్టిమల్ అల్గోరిథం కాబట్టి మనకు అవసరమైన పోలికల సంఖ్య n మైనస్ 1 పోలిక మరియు పైన ఉన్న అల్గోరిథం సరిగ్గా n మైనస్ 1 పోలికలను నిర్వహిస్తుంది కాబట్టి ఇది ఆప్టిమల్ అల్గోరిథం అర్రే లోని కనిష్ట మరియు గరిష్ట మూలకాలు రెండింటినీ సమర్ధవంతంగా లెక్కించగలరా అని అడగడం చాలా ఆసక్తికరమైన ప్రశ్న కానీ మరింత ముఖ్యంగా ఏకకాల పద్ధతిలో చేయాలి అంటే అర్రే లో min మరియు max రెండింటి యొక్క అంచనాలను ప్రతి సమయంలో ఎస్టిమేట్ చేస్తూ ఉండేలా మరియు ఈ రెండు అంచనాలను నవీకరించేలా మరియు చివరగా min మరియు max కనుగొనబడినట్లు నిర్ధారించే విధంగా అల్గారిథమ్ని మనము కోరుకుంటున్నాము దీన్ని చేయడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది వాటిలో ప్రతిదానికీ n మైనస్ 1 పోలికలను ఉపయోగించండి అంటే మొదటి మూలకం నుండి చివరి మూలకం వరకు మూలకాలను స్కాన్ చేయండి మొదటి మూలకం కనిష్ట మరియు గరిష్టంగా ఉంటుందని ఊహించండి మరియు ప్రతి పునరావృతంలో ప్రస్తుత కనిష్టాన్ని మరియు గరిష్టాన్ని ప్రస్తుత మూలకంతో సరిపోల్చండి ఇక్కడ ఒక్కో మూలకానికి రెండు పోలికలు జరుగుతున్నాయి ఇక్కడ n మైనస్ 1 ఉన్నాయి min మరియు max విలువలతో పోల్చబడిన n మైనస్ 1 మూలకాలు ఉన్నాయి అందువలన మనము 2 n మైనస్ 2 పోలికలను నిర్వహిస్తాము మనము 2 n మైనస్ 2 పోలికల కంటే ఖచ్చితంగా చిన్నదిగా ఉండే మెరుగైన అల్గారిథమ్తో ముందుకు రావడానికి ఆసక్తి కలిగి ఉన్నాము మరియు మనము దాదాపు 3 n 2 పోలికలను ఉపయోగించే అల్గారిథమ్ను ప్రదర్శిస్తాము కాబట్టి దీన్ని ఎలా చేయవచ్చో అర్థం చేసుకుందాం ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్ విధానంలో ఇది మొదటి అంశంగా జాబితా చేయబడింది మనము min మరియు max యొక్క అంచనాలను కలిగి ఉన్నాము మరియు మనము min మరియు max రెండింటినీ అర్రే లోని తదుపరి మూలకంతో పోల్చుతాము అంటే ith పునరావృతంలో మనం ith మూలకాన్ని min మరియు max రెండింటితో పోల్చుతాము ith మూలకం కనిష్ట విలువ లేదా గరిష్ట విలువను భర్తీ చేస్తుందో లేదో తనిఖీ చేయడానికి పోల్చుతాము వాస్తవానికి మనం min మరియు max అనే రెండు విలువలను గణించాము అనే వాస్తవాన్ని ఉపయోగించవచ్చు మరియు మనము min మరియు maxని ఒక జత విలువలతో పోల్చినట్లయితే minని రెండింటిలో చిన్న వాటితో మాత్రమే పోల్చాలి మరియు maxని రెండింటిలో పెద్దదానితో మాత్రమే పోల్చాలి అందువలన మీరు 3 పోలికలతో ఈ నాలుగు మూలకాలలో min మరియు maxని గణించవచ్చు ఇది మొత్తం ఆలోచన మొత్తం ఆలోచన ఏమిటంటే అర్రే లోని మూలకాలను జతలలో సరిగ్గా ప్రాసెస్ చేయడం మరియు ఇప్పటివరకు లెక్కించబడిన ప్రతి పునరావృతంలో కనిష్ట మరియు గరిష్ట విలువలను నిర్వహించడం మరియు కనిష్ట మూలకాన్ని జతలోని చిన్న మూలకం యొక్క కనిష్టంతో సరిపోల్చడం మరియు జతలోని గరిష్ట మూలకంతో గరిష్టంగా సరిపోల్చడం ఇన్నర్ జతని గమనిస్తే చిన్న మూలకాన్ని ఒక పోలికతో గుర్తించవచ్చు మరియు ఆ తర్వాత మనము రెండు పోలికలను మాత్రమే లెక్కిస్తాము అందువల్ల నాలుగు మూలకాలలో మనము కేవలం 3 పోలికలను ఉపయోగించి కనిష్ట మరియు గరిష్టాన్ని గణించగలుగుతాము ఇది మొత్తం పోలికల సంఖ్యను తగ్గించడానికి మనము సాధారణీకరించే ఉపాయం ఇక్కడ వివరించిన అల్గోరిథం ఉంది ప్రారంభంలో n బేసి సంఖ్య అయినప్పుడు min మరియు max విలువలు మొదటి మూలకంగా తీసుకోబడతాయి మరియు n సరి సంఖ్యగా ఉన్నప్పుడు min మరియు max మొదటి రెండు మూలకాలుగా తీసుకోబడతాయి ఇది ఒక పోలికను తీసుకుంటుంది min మొదటి రెండు మూలకాలలో చిన్నదిగా తీసుకోబడుతుంది మరియు max మొదటి రెండు మూలకాలలో పెద్దదిగా తీసుకోబడుతుంది ఇది ఒక పోలిక తో చేయబడుతుంది ఆపై మనం వివరించిన ఈ అల్గోరిథం ఆధారంగా మొత్తం n2 పోలికలు ఉంటాయి సరే లేదా n బేసి సంఖ్య అయితే n మైనస్ 1 బై 2 పోలికలు ఉంటాయి మరియు n సరి సంఖ్య అయితే n మైనస్ 2 బై 2 పోలికలు పోలిక జతలు ఉంటాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి min మరియు maxని గుర్తించడానికి లేదా నవీకరించడానికి 3 పోలికలు అవసరం కాబట్టి చేసిన మొత్తం పోలికల సంఖ్య 3n మైనస్ 1 బై 2 ప్లస్ మొదటి పోలిక మరియు 3 n మైనస్ 2 బై 2 ప్లస్ మొదటి పోలిక ఇది మనము చేసిన మొత్తం పోలికల సంఖ్య కాబట్టి ఇది మొత్తం ఆలోచన అర్రే లో ఐదు మూలకాలు ఉన్న ఒకే ఉదాహరణలో దీన్ని అమలు చేద్దాం అర్రే లో 2 7 1 3 మరియు 4 మూలకాలు ఉన్నాయి మరియు ఈ ఏకకాల min మరియు max గణన ఎలా జరుగుతుందో మనము వివరిస్తాము ప్రారంభంలో n బేసి సంఖ్య కాబట్టి min మరియు max 2గా తీసుకోబడతాయి ఆపై మనము 1 మరియు 7 జతలను మరియు 3 మరియు 4 జతలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మూలకాలను సరిపోల్చాము ఒక పునరావృతంలో మనము 1 మరియు 7 జతని పరిగణిస్తాము 1 అనేది 7 కంటే చిన్నది ఇది ఒక పోలికను కలిగి ఉంటుంది మరియు ఆ తర్వాత 1 ప్రస్తుత కనిష్టంతో పోల్చబడుతుంది మరియు 7 ప్రస్తుత గరిష్టంతో పోల్చబడింది మీరు చూడగలిగినట్లుగా 2 7 మరియు 1 మూలకాలలో కనిష్ట మరియు గరిష్టాలను చాలా సులభంగా సంగ్రహించడానికి ఇది సరిపోతుంది ఇప్పుడు కనిష్టం మరియు గరిష్టం వరుసగా 1 మరియు 7గా నవీకరించబడ్డాయి అవి వాటి మునుపటి అంచనాల నుండి భిన్నంగా ఉన్నాయి ఇవి రెండూ 2 మరియు మనము ఇప్పుడు అదనంగా 3 పోలికలను ఉపయోగించాము అప్పుడు 3 మరియు 4 మొత్తం పరిగణ లోకి తీసుకురాబడతాయి ఇప్పుడు 3 ప్రస్తుత కనిష్టంతో పోల్చబడింది ఎందుకంటే ఇది 2లో చిన్నది మరియు 4 ప్రస్తుత గరిష్టంతో పోల్చబడింది ఎందుకంటే ఇది 3 మరియు 4 కంటే పెద్దది ఇప్పటికే 3 మరియు 4లో ఏది చిన్నదో గుర్తించడానికి ఒక పోలిక ఉపయోగించబడింది కాబట్టి మనము మరో మూడు పోలికలను ఉపయోగిస్తాము మొత్తం ఆరు పోలికలు ఉపయోగించబడ్డాయి ఇది 3n మైనస్ 1 బై 2 పోలికలు అదేవిధంగా n సరి సంఖ్య అయినప్పుడు మొదటి రెండు మూలకాలలో ఈ చిన్నదానిని గుర్తించడానికి మనం మరొక పోలికను ఉపయోగిస్తాము మరియు తదనంతరం మనకు 3 n మైనస్ 2 బై 2 పోలికలు ఉంటాయి ఈ సందర్భంలో 7 పోలికలు ఉన్నాయని చూడటం చాలా సులభం ఇది మొత్తం ఆలోచన అర్రే లో ఐదు మూలకాలు ఉన్న ఒక ఉదాహరణలో దాన్ని అమలు చేద్దాం అర్రే లో 2 7 1 3 మరియు 4 మూలకాలు ఉన్నాయి మరియు ఈ ఏకకాల కనిష్ట మరియు గరిష్ట గణన ఎలా జరుగుతుందో మనము వివరిస్తాము ప్రారంభంలో n బేసి సంఖ్య అయినందున కనిష్టం మరియు గరిష్టం 2గా తీసుకోబడతాయి అప్పుడు మనము 1 మరియు 7 జతలను మరియు జత 3 మరియు 4లను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మూలకాలను సరిపోల్చాము ఒక పునరావృతంలో మనము జత 1 మరియు 7ని పరిగణిస్తాము 1 అనేది 7 కంటే చిన్నదిగా పరిగణించబడుతుంది ఇందులో ఒక పోలిక ఉంటుంది మరియు ఆ తర్వాత ప్రస్తుత కనిష్టంతో 1 పోల్చబడుతుంది మరియు 7 ప్రస్తుత గరిష్టంతో పోల్చబడింది మీరు చూడగలిగినట్లుగా 2 7 మరియు 1 మూలకాలలో కనిష్ట మరియు గరిష్టాలను చాలా సులభంగా సంగ్రహించడానికి ఇది మనకు సరిపోతుంది ఇప్పుడు కనిష్ట మరియు గరిష్టం వరుసగా 1 మరియు 7గా నవీకరించబడ్డాయి అవి వాటి మునుపటి అంచనాల నుండి భిన్నంగా ఉన్నాయి ఇవి రెండూ రెండు మరియు మనము ఇప్పుడు మూడు అదనపు పోలికలను ఉపయోగించాము అప్పుడు మూడు మరియు నాలుగు మొత్తం ప్రశ్నలోకి తీసుకురాబడతాయి ఇప్పుడు 3 ప్రస్తుత కనిష్టంతో పోల్చబడింది ఎందుకంటే ఇది రెండింటిలో చిన్నది మరియు 4 ప్రస్తుత గరిష్టంతో పోల్చబడింది ఎందుకంటే ఇది 3 మరియు 4 కంటే పెద్దది 3 మరియు 4లో ఏది చిన్నదో గుర్తించడానికి ఇప్పటికే ఒక పోలిక ఉపయోగించబడింది కాబట్టి మనము మరో మూడు పోలికలను ఉపయోగిస్తాము అంటే మొత్తం ఆరు పోలికలు ఉపయోగించబడతాయి ఇది 3n మైనస్ 1 బై 2 పోలికలు అదేవిధంగా n సరి సంఖ్య అయినప్పుడు మొదటి రెండు మూలకాలలో చిన్నదాన్ని గుర్తించడానికి మనం మరొక పోలికను ఉపయోగిస్తాము మరియు తదనంతరం మనకు 3 n మైనస్ 2 బై 2 పోలికలు ఉంటాయి ఈ సందర్భంలో 7 పోలికలు ఉన్నాయని చూడటం చాలా సులభం